పెద్ద క్వాంటం సంఖ్య పరిమితికి అనగా n → కోసం క్వాంటం ఫలితాలు శాస్త్రీయ ఫలితాలకు చేరువగా ఉంటాయని చెప్పే కరస్పాండెన్స్ సూత్రం గురించి మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము ఈ ఉపన్యాసంలో ఎంపిక నియమాలు అని పిలువబడే వాటిని పొందటానికి ఈ సూత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూడబోతున్నాం మరియు హార్మోనిక్ ఆసిలేటర్ కోసం A గుణకాన్ని కూడా చూడబోతున్నాం ఒకసారి గుర్తు చేసుకోండి మునుపటి ఉపన్యాసాలలో నేను 3 ఉదాహరణలు తీసుకున్నాను మరియు వీటిలో రెండింటిని నేను పరిగణించాను హార్మోనిక్ ఆసిలేటర్ ఒక పెట్టెలోని కణం మరియు హార్మోనిక్ ఆసిలేటర్ విషయం లో స్థానభ్రంశం ని Cτ ei𝝉⍵t అని వ్రాయవచ్చని చెప్పాను ఇక్కడ ω అనేది ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ఇది 2Π𝜈 అవుతుంది ఇది 2 Π v 2 L కు సమానం మరోవైపు హార్మోనిక్ ఆసిలేటర్ విషయంలో x కి ఒకే ఒక భాగం ఉంటుంది మరియు నేను దీనిని యాంప్లిట్యూడ్ ei⍵t గా వ్రాయవచ్చు నిజానికి నేను దాని కంటే మెరుగ్గా చేయాలనుకుంటున్నాను దీనిని సాధారణంగా A Cos⍵t గా వ్రాస్తాము ఇది యాంప్లిట్యూడ్ 2 ei⍵t e i⍵t అందువల్ల ఒక పెట్టెలో కదిలే కణానికి 2 L కంటే ఎక్కువ ప్రాథమిక ఫ్రీక్వెన్సీ V మరియు దాని గుణకాలు ఉన్నాయని మీరు చూస్తారు అందువల్ల ఇది కదలికను చేసినప్పుడుఅన్ని రకాల ఫ్రీక్వెన్సీ లను ప్రసరిస్తుంది ఇది ప్రాథమికమైనది మరియు ఈ హార్మోనిక్స్ 𝜏 రెట్లు ఎక్కువ ఇక్కడ హార్మోనిక్ ఆసిలేటర్లో కణాల పనితీరును ప్రదర్శించేటప్పుడు ఒకే ఫ్రీక్వెన్సీని ఇస్తుంది దాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి ఒక పెట్టెలోని కణం అన్ని ఫ్రీక్వెన్సీలను ఇస్తుందని శాస్త్రీయంగా తెలుసుకున్నారు అన్నిఫ్రీక్వెన్సీల ప్రకారం అనగా ఇది నిరంతరం మారుతూ ఉండే ఫ్రీక్వెన్సీలను ఇస్తుందని అర్థం కాదుకానీ అది పరివర్తన చేస్తే కణము n వ స్థాయి నుండి En 𝜏 స్థాయి వరకు పరివర్తన చెందితేఅప్పుడు విడుదలయ్యే ఫ్రీక్వెన్సీలు 𝜏 టైమ్స్ ωn గా ఉంటాయిఇక్కడ ఒమేగా n అనేది n వ స్థాయిలో కదలికకు సంబంధించిన కోణీయ ఫ్రీక్వెన్సీ కాబట్టి శాస్త్రీయంగా ఈ ఫ్రీక్వెన్సీ ωn లేదా n వ స్థాయిలో కదలికతో అనుసంధానించబడిన కోణీయ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది మరియు చివరిసారి మనం చూసినది ఏమిటంటే నేను డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం వ్రాస్తే అది ఇలా ఉంటుంది ఇది స్వచ్ఛమైన హార్మోనిక్ కాదు కనుకx వాస్తవానికి ఎక్కువ హార్మోనిక్ కలిగి ఉందని ఇది మీకు చెబుతుంది నేను ఇంతకు ముందు C వ్రాసాను C𝜏 ei𝝉⍵nt కాబట్టి ఇది మీకు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ω n ని ఇస్తుంది మరియు చలనంలో ఇతర ఫ్రీక్వెన్సీలు కూడా ఉన్నందున అన్ని ఇతర ఫ్రీక్వెన్సీలు కూడా వస్తాయి చూద్దాంక్వాంటం పరివర్తనాల గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది కనుక ఇప్పుడు క్వాంటంను మెకానికల్ గా వ్రాద్దాం రేడియేషన్ బయటకు రాదు ఎందుకంటే ఒక కణం ఫ్రీక్వెన్సీ nu తో ఆసిలేషన్ చేస్తుంది కానీ అది దూకడం ద్వారా రేడియేషన్ బయటకు వస్తుంది కాబట్టి రేడియేషన్ దూకడం ద్వారా బయటకు వస్తుంది రేడియేషన్ స్థాయిలలెవల్ మధ్య దూకడం ద్వారా బయటకు వస్తుంది ఇక్కడ క్లాసికల్ గా యాక్సెలరేషన్ కారణంగా ఉంటుంది ఇప్పుడు n వ నుండి n 𝜏 వ స్థాయికి దూకడం వలన రేడియేషన్ విడుదలవుతుంది ఫ్రీక్వెన్సీ nu n వచ్చి n 𝜏 ని E n E n 𝜏h అవుతుంది ఇది పరిమిత వ్యత్యాసం ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ మనం మునుపటి ఉపన్యాసాన్ని శాస్త్రీయంగా గుర్తుచేసుకున్నప్పుడు ఇది j కి సంబంధించి డిఫరెన్షియేషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇప్పుడు n → nt n 𝜏 వచ్చి 𝜏 n కి వెళుతుంది ఇక్కడ n అనేది క్లాసికల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీలన్నింటిని గమనించినందున కాబట్టి దీనిని శాస్త్రీయంగా వ్రాద్దాం అన్ని ఫ్రీక్వెన్సీ లు 𝜏 n గమనించినందున క్వాంటం మెకానికల్ గా ఒక కణం ఏదైనా n 𝜏 దూకగలదు దీన్ని మళ్ళీ వ్రాస్తాను కాబట్టి ఇది n వ స్థాయి n 𝜏 స్థాయి మరియు ఇక్కడ లోపలకి దూకడం జరుగుతుంది మరియు కొంత రేడియేషన్ బయటకు వస్తుంది కనుక రేడియేషన్ ఫ్రీక్వెన్సీ nn 𝜏 వచ్చి E n E n 𝜏 h మరియు శాస్త్రీయంగా అన్ని 𝜏 nu n గమనించవచ్చు ఎందుకంటే కణం ప్రాథమిక ఫ్రీక్వెన్సీ n యొక్క కదలిక తో పీరియాడిక్ కదలికను చేస్తుందికానీ అప్పుడు కూడా ఈ హార్మోనిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీని అర్థం n 𝜏 ఉన్న చోటికి కణం దూకడానికి ఎటువంటి పరిమితి లేదు ఒక ఉదాహరణ చూద్దాంn అనేది n 1 కు మాత్రమే వెళ్ళగలదని మనం చెప్పినట్లయితే ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది మనం ఇలా చెబితే n → ప్రాథమిక ఫ్రీక్వెన్సీ మాత్రమే గమనించబడుతుంది దాని అర్థం ఏమిటంటే అది కేవలం n 1 మాత్రమే కాదు ఇది ఏ ఫ్రీక్వెన్సీ కి అయినా వెళ్ళగలదు అని ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ప్రశ్న ఏమిటంటే క్లాసికల్ మెకానిక్స్ మంచిదని మరియు క్వాంటం మెకానిక్స్ మంచిదని మనం చెప్పగలిగే ఒక n క్రిటికల్ ఉందా మరో మాటలో చెప్పాలంటే క్లాసికల్ మరియు క్వాంటం మెకానిక్స్ మధ్య సరిహద్దు ఉందా దాని జవాబు వచ్చి లేదు అని వాస్తవానికి నిజమైన సిద్ధాంతం క్వాంటం మెకానిక్స్ ఇది మనం మునుపటి ఉపన్యాసంలో చూసినట్లు గా ఉంటుంది E h ద్వారా dE dJ n 𝜏 ద్వారా భర్తీ చేసినట్లయితే శాస్త్రీయ సిద్ధాంతం మంచిదని చెప్పవచ్చు మరియు దాని అర్థం ఏమిటంటే ప్రాథమికంగా n తగినంత పెద్దదిగా ఉండాలి మరియు 𝜏 n కంటే చాలా చిన్నదిగా ఉండాలి అది షరతు మాత్రమే కానీ ఈ సూత్రం మీకు చెప్తున్నది ఏమిటంటే మీరు డెరివేటివ్ ద్వారా వ్యత్యాసాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలిగినప్పుడు మీరు నిజంగా శాస్త్రీయ స్థాయికి చేరుకోవాలి మరియు దాని కోసం పరిస్థితి n చాలా పెద్దది మరియు 𝜏 n కంటే చాలా చిన్నది గా ఉండాలి ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం మరొక ఉదాహరణ ఈ హార్మోనిక్ ఆసిలేటర్ మరియు శాస్త్రీయంగా దాని కదలిక xద్వారా ఇవ్వబడుతుందిఅది ఎంతకు సమానం అవుతుంది అంటే 2 ei⍵t e i⍵t కి సమానం అది ఒకే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది క్వాంటంను యాంత్రికంగా చూద్దాం ఈ స్థాయిలు h nu 2 h nu 3 h nu 4 h nu ఉన్నాయి మరియు అందువలన దూకినప్పుడు రేడియేషన్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు శాస్త్రీయ ఫలితాలతో పోల్చడం ద్వారా ఎంపిక నియమం ఉంది n నుండి n 𝜏 పరివర్తన జరుగుతుందని అనుకుందాం అప్పుడు క్లాసికల్ పరిమితిలో సంబంధిత ఫ్రీక్వెన్సీ 𝜏 టైమ్స్ ω అవుతుంది ఏదేమైనా శాస్త్రీయంగా మనం ω మాత్రమే చూస్తాము ఇది గరిష్టంగా 𝜏 ఒకటి కావచ్చు మరియు ఇది మీకు ఒక పరిమితిని ఇస్తుంది ఇది మీకు ఒక హార్మోనిక్ ఆసిలేటర్లో జరిగే ఏకైక దూకడాలను అయితే n వెళుతుంది కణం దూకుతుందిn వచ్చి n 1 కి వెళుతుంది లేదా అది గ్రహిస్తే n 1 ను ఇస్తుంది కాబట్టి ఇది సెలక్షన్ రూల్ అని పిలువబడేదాన్ని ఇస్తుంది మరియు సెలక్షన్ రూల్ ఏం చెబుతోందంటే దూకడం చేయబడిందని లేదా పరివర్తన జరుగుతుంది అని దీని కోసం డెల్టా n మాగ్నిట్యూడ్ ఒకటి లేకపోతే అన్ని పరివర్తనలకు రేడియేషన్ ఉండదు కాబట్టి రేడియేషన్ను ఇచ్చే ఇతర పరివర్తన లేదు మరియు అది ఎందుకు అని నన్ను పునరావృతం చేయనివ్వండి ఎందుకంటే ఇతర పరివర్తనాలు కూడా పెద్ద n పరిమితిలో జరిగితే మనం ఇతర ఫ్రీక్వెన్సీలను కూడా చూస్తాము మరియు అది జరగదు కనుక కరస్పాండెన్స్ సూత్రానికి అనుగుణంగా ఉండటానికి క్వాంటం స్థాయిలో ఒకే ఒక పరివర్తన అనుమతించబడుతుంది కాబట్టి ఇప్పుడే తలెత్తిన ప్రశ్న మీకు లేజర్ కోసం సింగిల్ ఫ్రీక్వెన్సీ అవసరమైతే మీరు హార్మోనిక్ ఆసిలేటర్ నిర్బంధాన్ని ఉపయోగిస్తారా వాస్తవానికి 2 ప్రశ్నలకు సంబంధం లేదు ఎందుకంటే లేజర్లో పరివర్తనకు కారణమయ్యే ఫ్రీక్వెన్సీని మీరు ఖచ్చితంగా ఎంచుకుంటారు కాబట్టి మీరు ఏదైనా వ్యవస్థను ఎంచుకోవచ్చు మరియు ఉత్తేజిత ఉద్గారం అనేది ఈ ఉత్తేజిత ఉద్గారాలను చేస్తున్న నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ల కోసం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ ప్రశ్న నిజంగా తలెత్తదు ధన్యవాదాలు